3 మరియు 4 యూనిట్లలో సిరీస్ మరియు పారలెల్ గా అనుసంధానించబడిన అంశాలను మరియు కంట్రోల్డ్ సోర్స్ ల వాడకాన్ని పరిశీలించాము ఈ అంశాలతో కూడిన ఉదాహరణ ని చర్చిస్తాము మరియు ఈ 2 యూనిట్ల నుండి అసైన్మెంట్ లో ఆశించే సమస్య ఇది ఇప్పుడు చాలా సరళమైన కేసును తీసుకుందాం రెండు రెసిస్టర్లు మరియు సిరీస్లతో కూడిన ఇలాంటి సర్క్యూట్ ను తీసుకుందాం మరియు దీని గురించి ఎలాంటి ప్రశ్న అడగవచ్చు ఉదాహరణకు A మరియు B నోడ్ల మధ్య సమానమైన సర్క్యూట్ ఏమిటో అడగవచ్చు ఇది 3 కిలో Ω రెసిస్టెన్స్ వలె స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే నేను ఇప్పటికే దీని గురించి చర్చించాను రెసిస్టర్ల సంఖ్య యొక్క సిరీస్ కలయిక తప్పనిసరిగా అన్ని స్వతంత్ర రెసిస్టర్ల మొత్తం కూడిక గా కనిపిస్తుంది ఇప్పుడు సమాంతరంగా మరొక రెసిస్టేన్స్ ను కలిగి ఉండటం ద్వారా మనము సర్క్యూట్ను కొద్దిగా క్లిష్టంగా చేయవచ్చు కాబట్టి దీన్ని పరిష్కరించడానికి మరల అనేక మార్గాలు ఉన్నాయి కానీ గుర్తించదగినది ఏమిటంటే ఇక్కడ సమాంతర కలయిక ఉంది మరియు సమాంతర కలయిక ఒకే రెసిస్టన్స్ వలె కనిపిస్తుంది ఇప్పుడు దీనిని 1Reffective12 k18 k ద్వారా పారలెల్ గా ఉన్న రెండు రెసిస్టర్ల కోసం మీరు ఈవిధంగా వ్రాయవచ్చు ఈ సూత్రం మీకు బాగా తెలుసుంటుంది R1 మరియు R2 పారలెల్ గా ఉంటే అవి ఒకే సమానమైన రెసిస్టెన్స్ విలువ ని R1 R2 R1R2 కలిగి ఉంటాయి ఇది ఇంతకుముందు అంచనా వేసిన సాధారణ సంబంధం నుంచి వచ్చింది ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ యొక్క విలువ వ్యక్తిగత రెసిస్టన్స్ ల యొక్క పరస్పర కూడికకి సమానము కాబట్టి మీరు దీన్ని లెక్కించినట్లయితే ఈ సందర్భంలో R ఎఫెక్టివ్ గా 1 3 kilo Ωs గా అవుతుంది కాబట్టి ఈ మొత్తం కలయిక 11 6 kilo Ωs కు సమానం మరియు దానితో సిరీస్లో మనకు ఈ 1 kilo Ω ఉంది కాబట్టి కొత్త సర్క్యూట్లో మనకు 8 కిలోΩ రెసిస్టర్ కూడా ఉన్నప్పుడు మనకు 1 6 1 యొక్క ఎఫెక్టివ్ రెసిస్టెన్సు ఉంది ఇది 2 6 kilo Ωs కాబట్టి ఇది చాలా సులభం ఇప్పుడు కంట్రోల్ సోర్స్ లు కలిగివున్న మరో సరళమైన ఉదాహరణ చూద్దాం ఇది A మరియు B మరియు ఇప్పుడు అదే ప్రశ్న అడుగుతాను A మరియు B ల మధ్య రెసిస్టెన్స్ ఎంత కానీ అసలు ప్రశ్న వేరేది కావచ్చు అక్కడ వోల్టేజ్ సోర్స్ ను కలిగి ఉండవచ్చు మరియు కొంత కరెంట్ను కనుగొనమని అడగవచ్చు మరియు అవన్నీ సమానంగా సులభంగా నిర్వహించబడతాయి ఈ వోల్టేజ్ను Vx చే నిర్వచించండి మరియు వోల్టేజ్ కంట్రోల్డ్ కరెంటు సోర్స్ ను నిర్వచించండి ఇది 1 మిల్లీ సీమెన్ సార్లు Vx మళ్ళ A మరియు B నోడ్ల మధ్య సమానమైనది ఏమిటి అని అడుగుతాను మరియు ఏదైనా సర్క్యూట్కు సమానమైనదాన్ని కనుగొనటానికి ఇది ఒక ప్రామాణిక మార్గం వోల్టేజ్ను వర్తింపచేయండి మరియు కరెంట్ను కనుగొనండి వాస్తవానికి మీరు కరెంట్ సోర్స్ ను వర్తింప చేయవొచ్చు మరియు వోల్టేజ్ను కనుగొనవచ్చు ఈ సందర్భంలో వోల్టేజ్ను వర్తింప చేస్తే ఇప్పుడుVtest ఉంటే ఇది రెండు రెసిస్టర్ల కలయికలో ప్రవహింప చేస్తుంది కాబట్టి ఇక్కడ ప్రవహించే కరెంట్ Vtest ఈ రెండింటి మధ్య మొత్తం రెసిస్టెన్స్ తో ద్వారా ఇవ్వబడుతుంది ఈ రెండు రెసిస్టర్లను కలిగి ఉన్న ఈ సిరీస్ బ్రాంచ్ను మాత్రమే చూడండి కాబట్టి అది Vtest 3 కిలోΩ మరియు ఈ Vx ఆ సందర్భంలో ప్రవహించే కరెంట్ వోల్టేజ్ అవుతుంది ఇది Vx Vtest 3 కిలోΩ 2 కిలోΩ ఇది Vtest 2 3 ఇది మరేమీ కాదు మనకి బాగా తెలిసిన వోల్టేజ్ డివైడర్ సూత్రం V మరియు R1 మరియు R2కలిగి ఉంటే దీని అంతటా VR2R1R2ఉంటుంది కాబట్టి ఇది లభిస్తుంది మరియు ఈ సూత్రాన్ని ఉత్పన్నం చేసే మార్గం దీని ద్వారా ప్రవహించే కరెంట్ VR1R2 మరియు ఈ కరెంట్ ఈ రెసిస్టెన్స్ విలువ R2 వద్ద వోల్టేజ్ డ్రాప్ అవుతుంది ఇప్పుడు ఈ కరెంట్ కంట్రోల్ సోర్స్ ప్రాథమికంగా 1 మిల్లీ సిమెన్స్ సార్లు Vx కరెంట్ ని గ్రహిస్తుంది ఇది 1 మిల్లీ సిమెన్స్ సార్లు Vtest23 Vx విలువని ఈ స్థలంలో ప్రతిక్షేపించాము కాబట్టి ఇప్పుడు మొత్తం కరెంట్ Itest ఇక్కడ ప్రవహించే కరెంట్కు సమానం కాబట్టి నేను Itest Vtest3 కిలో Ω 1 మిల్లీ సిమెన్స్ x Vtest23అవుతుంది అందువల్ల VtestItest 13కిలోΩ 1 మిల్లీసీమెన్స్ 23 ఈ భాగం 1 3 మిల్లీ సిమెన్స్ అని గ్రహించారు కాబట్టి ఇది 1 13 మిల్లీ సిమెన్స్ 23 మిల్లీసిమెన్స్ కాబట్టి A మరియు B ల మధ్య ఎఫెక్టివ్ రెసిస్టన్స్ VtestItest ఇది 1 13 మిల్లిసిమెన్స్ 23మిల్లీసీమెన్స్ ఇది ప్రాథమికంగా 1 కిలోΩ కాబట్టి ఇప్పుడు ఇతర ప్రశ్నల ను అడగవచ్చు ఉదాహరణకు ఈ బ్రాంచ్ లేదా ఈ బ్రాంచ్ ద్వారా ప్రవహించే కరెంట్ను అడగవచ్చు లేదా సర్క్యూట్ కొంచెం క్లిష్టంగా ఉంటే సర్క్యూట్లో మరెక్కడైన ప్రవహించే కరెంట్ లు మరియు వోల్టేజ్ లని కనుగొనమని అడగవచ్చు కానీ ఒకసారి వోల్టేజ్ సోర్స్ ను వర్తింప చేస్తే ఈ గణనలను నిర్వహించగలిగితే ఆ పరిమాణాలలో దేనినైనా కనుగొనగల్గుతాం కాబట్టి ఈ ప్రత్యేక ఉదాహరణలో ప్రభావవంతమైన రెసిస్టెన్స్ 1 కిలో Ω గా ఉంటుంది